అనుభవం లేని ఇంజనీరింగ్ టీచర్స్ వ్యూ ప్రాక్టీస్లో ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ "టీచింగ్" కోర్సులోని తదుపరి ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసంలో మేము కోర్సు యొక్క కొన్ని పరిచయ అంశాలను అలాగే అనుభవం లేని ఉపాధ్యాయులకు లేదా వివిధ స్థాయిల అనుభవానికి సంబంధించిన 3 దృష్టాంతలను చూశాము మనం తిరిగి ఈ వివిధ విధానాలకి వెళ్దాం 3 వేర్వేరు విధానాలు ఎలా భిన్నంగా ఉన్నాయో ఆలోచించండి మరియు తరువాత తిరిగి వచ్చి చర్చించండి ఇప్పుడు ఈ మూడు విధానాలను చర్చించడం ప్రారంభిద్దాం స్లయిడ్ సమయాన్ని చూడండి 0102 మొదటి విధానంలో త్వరగా గుర్తుకు తెచ్చే విషయాన్ని మాత్రమే తెలిపారు ఆపై రెండవ విధానంలో కొన్ని వివరాలు ఉన్నాయి ఆపై రేటు భావనను పరిగణించే ఈ మూడవ విధానం ఉంది ఆపై మాస్ బ్యాలెన్స్ సూత్రాన్ని లేదా ఒక సిస్టమ్కు వర్తించే విధంగా మాస్ బ్యాలెన్స్ యొక్క ఉపయోగకరమైన రూపంలో ప్రవేశపెట్టారు ఇక్కడే మేము చివరి తరగతిలో ముగించాము మరియు 3 విధానాల మధ్య తేడాలు ఏమిటో మనం చూడబోతున్నాం మీరు చాలా తేడాలు కనుగొన్నారని నేను భావిస్తునాను ఉదాహరణకు మొట్టమొదటి విధానంలో టీచర్ విద్యార్ధులపై దృష్టి సారించలేదు అది చాలా ముఖ్యం ఇది కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి టీచర్ బోర్డు పైన ఇక్కడ ఏదో వ్రాసాడు ఆపై పైన ఏదో వ్రాశాడు మరియు మొదలగునవి కనుక బోర్డుని సరిగ్గా వాడుకోలేదు బోధకుడి ప్రవర్తన - షిఫ్టీ అస్పష్టంగా నర్వస్ ఇది మొదటిసారి అనుభవం లేని బోధకుడికి సాధారణం ముఖ్యంగా దృష్టి కేవలం స్వీయ మరియు కంటెంట్పైనే ఉంది మరేమీ లేదు వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడనే దానిపై వ్యక్తికి ఆసక్తి ఉంది తరగతి గురించి అసలు ప్రశంసలు లేవు ఏమైనా ఒక తరగతి - సుమారు 60 మంది మరియు 60 మంది విద్యార్థులు కూర్చున్నారు అయినా దాని గురించి అస్సలు పట్టించులేదు మరియు తెలుపుతున్న కంటెంట్పై మాత్రమే చాలా దృష్టి పెట్టారు మరియు వ్యక్తి కంటెంట్ను నిజంగా కమ్యూనికేట్ చేయకుండా ఏదో ఒక విధంగా ప్రస్తావించడానికి ప్రయత్నిస్తున్నాడు మనందరికీ తెలిసిన కమ్యూనికేషన్ ఏమిటంటే మనం ఏదో చెప్పాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఉన్న వ్యక్తి లేదా మరొక వైపు వ్యక్తులు దానిని అర్థం చేసుకోవాలి మరియు ఖచ్చితంగా చెప్పాలంటే వారు తిరిగి ఏదో చెప్పాలి మరియు తరువాత మనం అర్థం చేసుకోవాలి అది పూర్తి కమ్యూనికేషన్ కాగా కమ్యూనికేషన్ ఇక్కడ స్పష్టంగా లేదు మరియు విద్యార్థుల పట్ల ఆందోళన ముఖ్యంగా వారి జ్ఞాన స్థాయి వారి ప్రతిస్పందనలు వారు చెప్పినదానిని నిజంగా అర్థం చేసుకోగలిగారు లేదా వారు నిజంగా దాన్ని ఎలా విశ్లేషిస్తారు మరియు మొదలగునవి వీటి గురించి సాధారణంగా మొదటి విధానంలో బోధకుడు పూర్తిగా రెండవ విధానంలో కొద్దిగా విస్మరించారు మరియు మొదలైనవి కాబట్టిమొదటి విధానంలో కేవలం సూత్రం మాత్రమే తెలిపారు రెండో విధానoలో సూత్రం యొక్క నేపథ్యం అందించబడింది కోర్సు యొక్క మంచి కమ్యూనికేషన్ మరియు విధానం 3 ఒక కథ ఉపయోగించబడింది నీటి ట్యాంక్ కథ సూత్రం యొక్క అవసరం మరియు ఔచిత్యం స్థాపించబడ్డాయి లేదా రేటును తెలుసుకోవలసిన అవసరం మరియు మొదలగునవి స్థాపించబడ్డాయి ఆపై చర్చ విద్యార్థి స్థాయిలోనే ప్రారంభమైంది మరియు అది విద్యార్థిని సూత్రాన్ని మెచ్చుకోవటానికి అవసరమైన స్థాయికి తీసుకువెళ్ళింది వాస్తవానికి ఈ చర్చ ఉదాహరణను అనుసరిస్తుంది కాబట్టి విద్యార్థులు చాలా బాగా అర్థం చేసుకుంటారు కానీ మీకు ఆలోచన వస్తుంది మేము కోర్సు యొక్క తరువాతి భాగాలలో ఎలాగైనా చేస్తాము విభిన్నమైన ఛాయలను మీకు చూపించడానికి నేను చాలా చక్కని ఉదాహరణలను ఉపయోగించాను మరో మాటలో చెప్పాలంటే మొదటి విధానంలో మరియు రెండవ విధానంతో కొంతవరకు అభ్యాసకుడు లేదా విద్యార్థి అనుభవం లేని ఉపాధ్యాయుడు విధానం యొక్క ప్రధాన భాగంలో లేరు మూడవ విధానంలో భిన్నంగా ఉన్న ప్రధాన అంశం అది మొదటి రెండు విధానాలు మొదటి విధానం ముఖ్యంగా - కంటెంట్ మాత్రమే ప్రధాన భాగంలో ఉన్నట్లు అనిపించింది మూడవ విధానంలో కంటెంట్ విషయాల కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన అంశం అనేక ఇతర అంశాలు ఉన్నాయి మరియు అధ్యాపకులు అనుభవంతో సమయంతో నేర్చుకునే విషయం అని నేను భావిస్తున్నాను కంటెంట్ ఒక అంశం మాత్రమే కంటెంట్ యొక్క ప్రశంసలను ప్రారంభించడానికి ఇది ప్రేక్షకులకు తెలియజేసే విధానం ఇది చాలా పెద్ద అంశం ఇది అనుభవం లేని వ్యక్తులచే పూర్తిగా విస్మరించబడుతుంది మరియు కమ్యూనికేషన్ పూర్తిగా విస్మరించబడింది కాబట్టి ఇవి మీరు మూడు విధానాల మధ్య విభిన్నమైన తేడాలుగా మీరు గుర్తించారని నేను భావిస్తున్నాను మీరు కోర్సు కోసం ఫోరమ్లో వాటిని చర్చించగలిగితే మరియు అది ఆసక్తికరంగా ఉంటే నేను ఆ ఫోరమ్ను అనుసరిస్తాను మీరు ఈ ప్రత్యేక అధ్యాయాన్ని అలా పిలవాలనుకుంటే మొదటి అధ్యాయంగా భావించవచ్చు ఇది అభ్యాస ప్రక్రియ గురించి అనుభవం లేని ఉపాధ్యాయుడి అభిప్రాయం ఇది ఒక మంచి చిన్న ఉపన్యాసం నేను దీనిని ఇంకా పొడిగించడానికి ఇష్టపడను కాబట్టి ఇది మంచిది మీరు దీనిని ఆద్యాయనం చేయండి మనం తదుపరిసారి కలిసినప్పుడు విషయాలను మరింత ముందుకు తీసుకువెళతాము మళ్ళి కలుద్దాం